అందరికీ నమస్కారం గత సెషన్ 7 వ వారంలో మన ముగింపు విషయాలు సేవా రికవరీ సర్వీస్ ఫిర్యాదు మరియు సర్వీస్ రికవరీ గురించి చర్చించబడ్డాయి ఈ వారంలో మనం మన అంతిమ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి వినియోగదారుల విధేయత ద్వారా వినియోగదారుల అడ్వకేసీ అనే దానిపై మాట్లాడుకోవాలి మనం ఈ పిరమిడ్ గురించి చర్చిస్తున్నప్పుడు ముందుగా మీరు సేవా నాణ్యతను కలిగి ఉండాలి మరియు సేవా నాణ్యత స్వయంచాలకంగాఆటోమేటిక్ గా వినియోగదారుల సంతృప్తికి దారితీయదు వినియోగదారుల సంతృప్తిని చేరుకోవడానికి మీరు నిర్వహణా ప్రక్రియను కలిగి ఉండాలి అందులో ఒక భాగం సర్వీస్ రికవరీ స్ట్రాటజీ మీకు వినియోగదారుల సంతృప్తి మంచి సర్వీస్ రికవరీ స్ట్రాటజీ ఉంటే అప్పుడు మీరు వినియోగదారుల డిలైట్ కోసం ప్రక్రియలను నిర్వహించగలుగుతారు మరియు చివరికి వినియోగదారుల అడ్వకేసీని చేరుకోవడానికి ఇది మార్గం మనం ఈ ప్రయాణానికి సంబంధించిన అనేక సమస్యలను ఈరోజు చర్చించబోతున్నాం 1990 నుండి మనకు తెలిసిన చాలా ఆసక్తికరమైన పరిశోధనా పత్రాన్ని చూద్దాం మరియు ఇది హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురించబడింది ఈ పరిశోధన క్రెడిట్ కార్డ్ ఇండస్ట్రియల్ లాండ్రీ ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూషన్ ఆటో సర్వీసింగ్ వంటి సర్వీసుల కోసం సంవత్సరానికి ఎంతో స్పష్టంగా చూపిస్తుంది వినియోగదారుల జీవితకాల విలువ దాదాపుగా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి వినియోగదారులతో దీర్ఘకాలిక సంబంధాల నుండి మీరు పొందే పెరుగుదల ప్రయోజనం మాత్రమే కాదు మీరు బహుళ కన్నీటి ప్రయోజనాలను పొందుతారు ఉదాహరణకు ఈ రేఖాచిత్రంలో మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఇది కూడా ఇదే రీసెర్చ్ పేపర్ నుండి పునర్ముద్రించబడింది ఇది సంవత్సరం మొదటిది వాస్తవానికి మీ దగ్గర ఇది ఉంది మీరు ప్రతిదీ బాగా చేసి ఉంటే కొంత చిన్న మిగులు ఉంటుంది ఇప్పుడు అది కొనసాగుతున్నప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఈ బేస్ లాభాన్ని పొందడం మాత్రమే కాదు కానీ అప్పుడు మీకు ఈ పైల్ అప్ బెనిఫిట్స్మరిన్ని లాభాలు ఉన్నాయి పెరిగిన వినియోగం వల్ల లాభం మొబైల్ సర్వీస్తో సంతృప్తి చెందిన వినియోగదారులు క్రెడిట్ కార్డ్ సర్వీస్తో సంతృప్తి చెందిన వినియోగదారులు సేవను ఎక్కువగా ఉపయోగించుకుంటారు అందువల్ల మీకు కొంత ఆదాయం పెరుగుతుంది అప్పుడు స్పష్టంగా వినియోగదారులు మీకు తెలిసినప్పుడు మరియు వినియోగదారులకు మీరు తెలుసు మరియు ప్రతి పార్టీ ఒకరిపై ఒకరు మరింత విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు అప్పుడు ఈ అదనపు ఆదాయం కారణంగా మీరు రెట్టింపు ప్రయోజనం పొందారు ఎందుకంటే మీ నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది మరియు మనం ఇంతకు ముందు చర్చించిన వినియోగదారుల సముపార్జన ఖర్చు మీకు ఇక లేదని మనం కూడా చర్చించడం లేదు కానీ ఇప్పుడు మీరు రిఫరెన్స్ల నుండి లాభం పొందడం కూడా మొదలుపెట్టారు వినియోగదారుల మీ న్యాయవాది అవుతాడు కాబట్టి రెఫరల్ ఆదాయ వనరులు ఉన్నాయి కాబట్టి వినియోగదారుడు మీ క్రెడిట్ కార్డ్ సేవను ఇతరులకు సిఫారసు చేస్తాడు మరియు వినియోగదారులకు మీకు ఎలాంటి క్రెడిట్ చెక్ సిస్టమ్ ఉంది ఎలాంటి వ్యక్తులు అర్హత సాధిస్తారు అనేవి తెలుసు అందుచేత సరైన రిఫరెన్స్లు ఉంటాయి మరియు మీరు దీన్ని మరింత బలోపేతం చేయవచ్చు మీ క్రెడిట్ చివరకు క్రెడిట్ కార్డ్ జారీ చేయబడితే మీకు కొన్ని పాయింట్లు రివార్డ్ పాయింట్లు మొదలైనవి ఇవ్వబడతాయి కాబట్టి మీరు ఈ సూచనలను సేవా సంస్థతో పాటు సేవా వినియోగదారులకు ప్రయోజనకరంగా చేయవచ్చు ఆపై వాస్తవానికి మీతో కట్టుబడి ఉన్న సేవా వినియోగదారుడు అధిక స్థాయి సేవకు మరింత సవరణ చేయగలడు కాబట్టి గోల్డ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు కొన్ని రివార్డ్ పాయింట్లతో కొంత ఒప్పించడంతో ఇక్కడ ప్లాటినం స్థాయికి వెళ్లడానికి అంగీకరించవచ్చు మరియు అందువల్ల మీకు అదనపు ఆదాయాన్ని అందించడం కొనసాగించవచ్చు కాబట్టి ధర ప్రీమియం నుండి లాభం రిఫరెన్స్ నుండి లాభం తగ్గిన నిర్వహణ వ్యయం నుండి లాభం పెరిగిన వినియోగం నుండి లాభం ఇవన్నీ సంవత్సరానికి ఆధారిత లాభం పైన పేరుకుపోతాయి అందుకే ఈరోజు అన్ని వ్యాపారాలలోనూ వినియోగదారులు ఎప్పటికప్పుడు మరింత లాభదాయకంగా ఉంటారు మరియు ఈ వారం ప్రారంభంలో సర్వీసు వ్యాపారం యొక్క హై కాంపిటీటివ్ ప్రపంచంలో ఆర్జించే ఖర్చు గురించి చర్చించాము ఒక కొత్త వినియోగదారుడు మరింత ఎక్కువగా వెళ్తున్నాడు అందువల్ల మీరు సముపార్జన కంటే నిలుపుదలపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మీరు కార్యాచరణతో పాటు ఆర్థికంగా కూడా మెరుగ్గా ఉంటారు నిర్వహణ వ్యయాలు తగ్గడం కొనుగోళ్లు పెరగడం ఇతర వినియోగదారులకు రిఫరల్స్ ధర ప్రీమియంలు మొదలైన వాటి కారణంగా వినియోగదారులలు లాభదాయకంగా మారతారు ఈ స్లైడ్ మరియు కింది స్లయిడ్లో ఇదే పాయింట్లు మరింత వివరంగా చర్చించబడ్డాయి ఇప్పుడు ప్రతిచోటా మీకు ఈ రిపీట్ వినియోగదారులు కావాలని కాదు మీ హెల్త్కేర్ సదుపాయం లో మీరు కార్డియాక్ పేషెంట్తో విజయవంతంగా వ్యవహరించినట్లయితే మీరు దాని నుండి రిపీట్ బిజినెస్ కోసం నిజంగా వెతకడం లేదు ఎందుకంటే అది నైతికమైనది కాదు ఆచరణాత్మకమైనది కాదు మరియు కొన్ని రకాల పునరావృత వినియోగదారుల దీర్ఘకాలిక సంబంధాలు చాలా ఖరీదైనవి అందువల్ల అలాంటి సందర్భాలలో వాక్ ఇన్ ట్రాఫిక్ కూడా చాలా ముఖ్యమైనది కొన్ని ఆరోగ్య సంరక్షణ కేసులలో ఇది మళ్లీ నిజంఇది చాలా అధిక విలువ కలిగిన ప్రత్యేక సేవలలో నిజం ఎందుకంటే మీరు కొన్ని అధిక విలువలతో కూడిన సేవలలో ఉంటే దీర్ఘకాలిక వినియోగదారులు కొంత ధర తగ్గింపును ఆశిస్తారు అందువల్ల ఇది వ్యాపార పరంగా సరైన విధానం కాకపోవచ్చు కానీ నేను ప్రత్యేకంగా చెప్పేది ఇవి మినహాయింపులు అని మరియు నేటి హైపర్ కాంపిటీటివ్ సర్వీస్ వ్యాపారాలలో మనం ఈ మినహాయింపును విస్మరించవచ్చు అని వినియోగదారులు ఎక్కువగా ఉండే ఈ రేఖాచిత్రంపై మరింత దృష్టి పెట్టండి మీతో ఎక్కువ కాలం సంబంధం ఉంది మీ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి మరియు ముఖ్యంగా వినియోగదారుల అడ్వొకేసీ వైపు సంబంధాన్ని అభివృద్ధి చేయడానికి ఇది మార్గం కాబట్టి ప్రారంభ దశలో వినియోగదారుల విలువ అనేది వినియోగదారుల యొక్క లాభ ప్రభావం కావచ్చు అది ఉత్పత్తి జీవిత చక్రాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకు రిపీట్ వినియోగదారులు సంతృప్త దశలో ఉండే వారి కంటే చాలా విలువైన వారు మీకు తెలుసు అక్కడ వారు కొన్ని సందర్భాల్లో తక్కువ విలువ గల వినియోగదారులకు సేవ చేయడం అంత లాభదాయకం కాకపోవచ్చు కాబట్టి మనం ఇప్పుడే దాని గురించి చర్చిస్తాము ఈ దశలో చాలా పాత కంపెనీల కంటే స్టార్టప్లకు యువ కంపెనీలకు ఈ సంబంధం చాలా ముఖ్యమైనదని నేను సూచించాలనుకుంటున్నాను కాబట్టి ఉత్పత్తి జీవిత చక్రాలు సేవా జీవిత చక్రం యొక్క ప్రారంభ దశలో మీరు అభివృద్ధి చేసే సంబంధాలను హాక్స్ వలే తో కాపాడుకోండి వినియోగదారుల ఈక్విటీని కొలవడం లేదా ప్రతి వినియోగదారుల యొక్క జీవితకాల విలువ అని మనం పిలుస్తున్నాము మనం ప్రాథమికంగా ఆదాయాన్ని తక్కువ ఖర్చులతో కొనుగోలు చేస్తాము కాబట్టి ఉదాహరణకు మనం క్రెడిట్ కార్డ్ లేదా మొబైల్ సర్వీస్ తీసుకుంటే ఆదాయాలు మీ దరఖాస్తు రుసుము ప్లస్ ప్రారంభ కొనుగోలు ప్లస్ పునరావృత ఆదాయాలు మరియు ఖర్చులు మార్కెటింగ్ మరియు క్రెడిట్ చెక్ ఖాతాను సెటప్ చేయడం మొదలైనవి కాబట్టి ఆదాయాలు ఏమిటంటే వార్షిక రుసుము అమ్మకాలు సేవా రుసుములు రెఫరల్ల విలువ మరియు ఖర్చులు ఏమిటంటే ఖాతా నిర్వహణ అమ్మకాల ఖర్చులు మరియు రైట్ ఆఫ్ వంటివి ఉంటాయి కాబట్టి సహజంగానే ఈ లైన్ పెరుగుతూ ఉంటే ఈ లైన్ మైనస్ అవుతుంది అప్పుడు మీరు సంబంధాన్ని అభివృద్ధి చేసుకునే సరైన మార్గంలో ఉన్నారు రిఫరల్స్ విలువ వాస్తవానికి ఒక పెద్ద గుణకం కావచ్చు వాస్తవానికి మీరు దానిని ఎలా నిర్వహిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది మరియు ఈ రిఫెరల్ సిస్టమ్ అలలు కావచ్చు అందువల్ల ఒక వ్యక్తి ఐదుగురు వ్యక్తులను సూచించవచ్చు మరియు ఆ ఐదుగురు వ్యక్తులు ఒక్కొక్కరు ఐదుగురిని తీసుకురావచ్చు వాస్తవానికి అనేక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి పిరమిడ్ మార్కెటింగ్ మంచి విధానం కాదు ఇది చాలా దేశాలలో చట్టవిరుద్ధం కానీ మీ సహ విక్రయదారుడిగా వినియోగదారుల నెట్వర్క్ను సృష్టించడం చాలా శక్తివంతమైన శక్తి గుణకం కావచ్చు సంభావ్య మరియు వాస్తవ విలువ మధ్య అంతరం ప్రతి లక్ష్య విభాగంలో వినియోగదారుల యొక్క ప్రస్తుత కొనుగోలు ప్రవర్తన ఏమిటో ప్రాథమికంగా కనిపెట్టాలని మనం తెలుసుకోవాలి సగటు వినియోగదారులు కంపెనీతో ఎంతకాలం ఉంటారు వారు జీవితాంతం వినియోగదారులుగా ఉంటే దాని ప్రభావం ఏమిటి ఆపై మీరు దీన్ని డేటాతో విశ్లేషించాలి ఆపై మీరు వినియోగదారుల జీవితకాల విలువను మరియు మీ రకమైన సేవల వ్యాపారంలో CLV యొక్క ప్రాముఖ్యతను ఎలా నిర్ణయిస్తారు కాబట్టి మీరు క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో ఉంటే మీరు మొబైల్ టెలిఫోనీ వ్యాపారంలో ఉంటే మీరు అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల కోసం రిలేషన్షిప్ బ్యాంకింగ్ వ్యాపారంలో ఉంటే ఈ సందర్భాలలో దీర్ఘకాలిక సంబంధాలు కీలకం మరియు జీవితకాల విలువ వినియోగదారుల సాధారణంగా లావాదేవీ విలువ కంటే చాలా ఎక్కువ ఈ కోర్సు కోసం మనం ఉపయోగిస్తున్న పాఠ్యపుస్తకంలో అధ్యాయం సంఖ్య 12 లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి ఇది సంబంధాలను నిర్వహించడం మరియు విధేయతను పెంపొందించడానికి సంబంధించిన అధ్యాయం కాబట్టి మీరు విలువను సృష్టించినప్పుడు సామాజిక ప్రయోజనం ద్వారా విభిన్న మెకానిజమ్లకు ఈ విలువను సృష్టించవచ్చని మీరు చూడగలిగే కొన్ని చిన్న కేసులను మీకు అందించాము ఇక్కడ మీకు పరస్పర గుర్తింపు ఉందని మీకు తెలుసు కాబట్టి వినియోగదారులను చిరునవ్వుతో వ్యవహరిస్తే మరియు సాధారణ ప్రొఫెసర్ ఛటర్జీ అని చెబితే వినియోగదారుల పేరు ద్వారా పలకరించబడితే స్పష్టంగా ఆ సేవా సంస్థ నన్ను సంతోషపరుస్తుంది ఎందుకంటే వారు నన్ను గుర్తుంచుకుంటారు నన్ను గుర్తించారు మరియు అవి సామాజిక ప్రయోజనాలు వాస్తవానికి మీరు దీన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు ఈ రోజుల్లో అనేక సేవా సంస్థలు మీ పుట్టినరోజున మీకు శుభాకాంక్షలు తెలుపుతూ మీ వార్షికోత్సవం సందర్భంగా మీకు కార్డును పంపుతాయి కొన్నిసార్లు మీరు అధిక విలువగల వినియోగదారులు అయితే వారు మీకు కొన్ని బహుమతులు లేదా కొన్ని పువ్వులు సామాజిక సందర్భాలలో పంపుతారు ఇవి వినియోగదారులకు మంచి అనుభూతిని కలిగించే మంచి మానసిక అనుభూతిని ఇస్తాయి మరియు ఇది సేవా వ్యాపారంలో చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే ఇది తరచుగా సృష్టించే ప్రేరణ కొనుగోళ్లను సృష్టిస్తుంది కాబట్టి మీకు మీ పుట్టినరోజున మీరు తరచుగా వెళ్లే రెస్టారెంట్ నుండి గ్రీటింగ్ కార్డ్ వస్తే మీరు ఆ రెస్టారెంట్లో సాయంత్రం పార్టీని నిర్వహించే అవకాశం ఉంది మరియు మీరు అలా ఒకటి లేదా రెండుసార్లు చేసినట్లయితే కొన్ని సార్లు ఆ రెస్టారెంట్ వారు కూడా మీ పుట్టినరోజుకి ముందు మీకు ఫోన్ చేసి గతసారి లాగా మేము పార్టీని నిర్వహిస్తున్నామా అని అడిగితే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు కాబట్టి మీరు సంభాషణ సంభాషణ మరియు కమ్యూనికేషన్ ద్వారా ఈ అవకాశాలను సృష్టించవచ్చు మరియు ఈ సంభాషణ మరియు కమ్యూనికేషన్ ద్వారా నిరంతర లూప్ సంబంధాన్ని సజీవంగా ఉండగలుగుతారు మరియు ఆసక్తికరంగా ఉంటుంది ఇవి చాలా ముఖ్యమైనవి ఇది ప్రమాదకరం కాదని అనిపించవచ్చు కానీ ఈ చిన్న చర్యలు విశ్వసనీయత మరియు సంబంధాన్ని పెంపొందించడంలో మీకు ఈ పెద్ద ఫలితాన్ని ఇవ్వగలవు కాబట్టి ఈ రోజు మనం ఏదైనా సేవా మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాము మీరు లావాదేవీల మార్కెటింగ్ ఉన్న అతి తక్కువ స్థాయిలో ఈ స్టెయిర్వే నీ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారు ఇది ఒక సారి ఒక లావాదేవీ లేదా సమీపంలోని కొన్ని లావాదేవీల శ్రేణిని మాత్రమే గుర్తుచేసుకుంటుంది అయితే లావాదేవీకి వ్యతిరేకంగా సర్వీస్ ప్రొవైడర్కు రిలేషన్షిప్లో సర్వీస్ వినియోగదారుల గురించి ఎలాంటి అవగాహన ఉండకపోవచ్చు స్పష్టంగా మీరు వినియోగదారుల గురించి పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు కాబట్టి ఇది మరింత నౌలెడ్జి ఆధారిత సంబంధం మరియు మీ సంస్థ మీ వినియోగదారుల గురించి డేటాను సేకరించడం ఆ డేటాను వివరించడం డేటాను ఫార్మాట్ చేయడం గురించి నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సేవను అందించే ముందువరుస సిబ్బంది సరైన సమయంలో అందుబాటులో చేయాలి ఆపై రిలేషనల్ నుండి మనం మీ సహ విక్రయదారుడిగా అడ్వొకేసీగా లేదా వినియోగదారుగా వెళ్లాలనుకుంటున్నాము మరియు ఇది కావలసిన స్థితి మరియు ఇది అభివృద్ధికి పునాది స్టెయిర్వే కాబట్టి గుర్తింపు లేని స్థితి నుండి పరస్పర గుర్తింపు వరకు మరియు పార్టీల మధ్య జ్ఞానం మరియు సంబంధాన్ని విస్తరించి ముందుకు వెళ్లడం వరకు ఈ రోజు అదృష్టవశాత్తూ మనం సాధించాలనుకున్నది అనేక మంచి సాంకేతిక సాధనాలు అందుబాటులో ఉన్నాయి మొదటి టూల్ చాలా ముఖ్యమైనది చాలా సులభమైన డేటాబేస్ మార్కెటింగ్ ఒక సాధారణ స్ప్రెడ్షీట్ లేదా అతి తక్కువ డేటాబేస్ కూడా అమ్మకాలు మరియు క్రాస్ సేల్స్ అవకాశాలను సృష్టించడం కోసం పునరావృత అమ్మకాలను సృష్టించడానికి అద్భుతమైన అవకాశాలను సృష్టించగలదు కాబట్టి ఇది వినియోగదారులను వ్యక్తులుగా అర్థం చేసుకోవడానికి లేదా వినియోగదారులను ఒక నిర్దిష్ట తరగతిగా అర్థం చేసుకోవడానికి లేదా ప్రవర్తన విధానాల ద్వారా జనాభా ప్రాతిపదిక సైకోగ్రాఫిక్స్ మరియు ప్రవర్తనకు సంబంధించి చాలా స్పష్టంగా సెగ్మెంట్ను నిర్వచించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి మీరు సరైన సమయంలో సేల్స్ రెవెన్యూ అవకాశాన్ని సృష్టించగలరు మీరు వినియోగదారులను సంప్రదించగలరు ఆపై పేస్ టూ పేస్ ఇంటరాక్షన్ తో పాటు స్పష్టంగా అత్యంత ఖరీదైనది కాబట్టి మీరు పరస్పర చర్యను కొనసాగించడానికి సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించవచ్చు B2B మార్కెటింగ్ లేదా అధిక విలువ మార్కెటింగ్లో మనం నెట్వర్క్ మార్కెటింగ్ అని పిలవబడే వాటిని కూడా ఎంచుకుంటాము ఇక్కడ వాస్తవానికి సేవా సంస్థ నుండి మాత్రమే కాదు కానీ మీరు నెట్వర్క్లో అనేక మంది పంపిణీదారులు మరియు సేవా ప్రతినిధులు మరియు ఇతర వ్యక్తులను కూడా కలిగి ఉంటారు వారు ఒకరి ప్రయత్నాన్ని కొనసాగించవచ్చు కాబట్టి హార్డ్వేర్ తయారీదారులు సాఫ్ట్వేర్ తయారీదారులు నెట్వర్క్ పరికరాల తయారీదారులు వారు తరచుగా పరోక్షంగా ఈ పరస్పర చర్యను కొనసాగిస్తూ ఒకరికొకరు లీడ్స్ ఇస్తారు కాబట్టి అమ్మకాలు ఎవరైనా డేటా సెంటర్ వినియోగదారుల మొదట కాంట్రాక్టర్ని సంప్రదిస్తే డేటా సెంటర్కు టర్న్కీ సప్లై ఇచ్చే వారు ఆటోమేటిక్గా వర్క్ స్టేషన్ సరఫరాదారులు లేదా సర్వర్ సరఫరాదారులు లేదా ఇతర నెట్వర్కింగ్ పరికరాల సరఫరాదారులు లేదా ప్రత్యేక ఎయిర్ కండిషనింగ్ సరఫరాదారులతో పరిచయాలు ఏర్పరుచుకోగలరు మరియు మొదలైనవి నేడు ఈ వ్యాపారాలు చాలా నెట్వర్క్లుగా నిర్వహించబడుతున్నాయి అందువలన నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నెట్వర్క్ భాగస్వాముల మధ్య సంబంధంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం వినియోగదారులతో వివిధ రకాల సంబంధాలను చూస్తాము మరియు ఈ క్షణంలో నేను వీటిని మాత్రమే జాబితా చేస్తాను సర్వీస్ డెలివరీ స్వభావం నిరంతరంగా ఉంటుంది మరియు వివిక్త లావాదేవీ కావచ్చు కాబట్టి ఈ లోపల సంబంధాలు ఉండవచ్చు మరియు అధికారిక సంబంధం లేదు కాబట్టి స్పష్టంగా మాకు ఈ బ్లాక్పై ఆసక్తి ఉంది సంబంధాలు సృష్టించడం అంత సులభం కానటువంటి కొన్ని సేవలు ఉన్నాయి ఎందుకంటే మీరు రేడియో ప్రసారం లేదా టెలివిజన్ టెలికాస్ట్ కలిగి ఉంటే అప్పుడు అధికారిక సంబంధాన్ని సృష్టించడం కష్టం కానీ ఈ రోజుల్లో మీరు టెలిఫోన్ శక్తితో మరియు భారతదేశం అంతటా ఫోన్ యొక్క అధిక వ్యాప్తితో చూసినట్లుగా అనేక రేడియో కార్యక్రమాలు కాల్ ఇన్ అవకాశాలను కలిగి ఉన్నాయి కాబట్టి మీకు ఇష్టమైన పాటలు ప్లే అవుతున్నందున మీరు జాకీ రేడియో జాకీతో చాట్ చేయవచ్చు మరియు మీరు వాస్తవానికి గుర్తింపు మరియు ఒక విధమైన సంబంధాన్ని సృష్టించవచ్చు సినిమా థియేటర్లో కూడా సాధారణంగా ప్రజలు అక్కడకు వెళ్లి టికెట్ కొని సినిమా చూస్తారని మీకు తెలుసు కానీ ఇప్పుడు మరింత ఎక్కువ థియేటర్లు సబ్స్క్రిప్షన్ ఆధారిత మెంబర్షిప్ సంబంధాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి కాబట్టి ఆలోచన ఏమిటంటే మరింత ఎక్కువ వ్యాపారాలు ఈ దిశగా ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్నాయి ఇక్కడ మీకు నిరంతర సంబంధం లేనప్పటికీ మీకు మెరుగైన నిరంతర సంబంధం ఉంటుంది ప్రతి లావాదేవీ పరస్పర జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది అదే సాధించడానికి మనం ప్రయత్నిస్తున్నాము తదుపరి సెషన్లో ఈ ప్రక్రియల వివరాలను చూద్దాం ధన్యవాదాలు